కాబట్టి మీరు ఇప్పటివరకు సమగ్ర సమీకరణాల గురించి నేర్చుకున్న వాటిని మేము ఈ అంతిమ మాడ్యూల్లో సంగ్రహిస్తాము మరియు ఇది రూపురేఖలు కానుంది మనం చూసిన రెండు ప్రధాన పద్ధతులు సర్ఫేస్ మరియు వాల్యూమ్ ఇంటిగ్రల్స్ కాబట్టి మనం వాటి మధ్య తేడాలను గుర్తించి జాబితా చేస్తాము ఇక్కడ కొత్త కాన్సెప్ట్ RCSగా సంక్షిప్తీకరించబడిన రాడార్ క్రాస్ సెక్షన్గా ఉండబోతోంది కాబట్టి మనం నేర్చుకున్న సిద్ధాంతాలన్నీ మీకు తెలిసినట్లే చివరకు మనం ఎలా ఉపయోగించాలో అది ఉపయోగపడేదాన్ని లెక్కించడానికి ఉపయోగించాలి మరియు ఈ పరిష్కారంలో మీరు ఎదుర్కొనే కొన్ని గణన సమస్యలు ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము కాబట్టి మనం సర్ఫేస్ ఇంటిగ్రేల్ గురించి తెలుసుకునే ముందు మరియు సర్ఫేస్ మరియు వాల్యూమ్ మధ్య వ్యత్యాసానికి వెళ్లే ముందు నేను ఒక క్షణంలో PECల సమక్షంలో ఉపరితల సమగ్ర సమీకరణాల గురించి చెప్పాలి కాబట్టి PEC అంటే ఏమిటి ఒక PEC ఒక ఖచ్చితమైన విద్యుత్ వాహకం కాబట్టి పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే వ్యావహారికంగా మీరు పర్ఫెక్ట్ మెటల్ అని పిలుస్తారు కాబట్టి పరిపూర్ణ లోహం యొక్క ధర్మం ఏమిటి దాని కనెక్టివిటీ అనంతం ఉంటుంది కాబట్టి ఛార్జీలు ఉపరితలంపైకి వెళ్లే వాల్యూమ్లో ఉండక ముందే మేము ఇవన్నీ అధ్యయనం చేసాము విద్యార్థి సర్ఫేస్ మనం ఇప్పటివరకు కలిగి ఉన్న సూత్రీకరణ ఇక్కడ చూపబడింది ఇది అసలైన సూత్రీకరణ మనం సరైన వేరియబుల్స్కు భౌతిక వివరణ ఇచ్చాము కాబట్టి నేను TM పోలరైజేషన్ చూసినప్పుడు నా ఫై ఏమిటి ఏ భౌతిక పరిమాణంలో మనం ఫైని చూస్తాము విద్యార్థి విద్యుత్ క్షేత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ సరైన సమాధానం ముఖ్యంగా అనేది E యొక్క z భాగం మరియు ని మనం Htanగా వ్యాఖ్యానించాము మనం ఏమి చేసాము అది దేనికి అనులోమానుపాతంలో ఉంది మనం దానిపై పని చేసాము ఇది ఉపరితలంపై H టాంజెన్షియల్కు అనులోమానుపాతంలో ఉంది సరే కాబట్టి మేము ఈ సమీకరణాలను TM పోలరైజేషన్లో ఉన్న టాంజెన్షియల్ విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల సరళ కలయికగా అర్థం చేసుకున్నాము అదేవిధంగా మీరు TE పోలరైజేషన్ కోసం మీరు చూస్తే మీకు E టాంజెన్షియల్ మరియు Hz లభిస్తుంది కాబట్టి కండక్టర్ తయారు చేయబడితే వస్తువు పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్తో తయారు చేయబడిందని నా ఉద్దేశ్యం ఇక్కడ మనం పరిష్కారం కోసం ఈ సమీకరణాల వ్యవస్థను అదే విధంగా ఉపయోగించవచ్చా లేదా మనం వీటిని మార్చాలా కాబట్టి PEC కోసం బౌండరీ కండిషన్స్ ఏమి చెబుతున్నాయి లేదా ఈ రెండు టర్మ్స్లో ఏదైనా సున్నాకి సమానంగా ఉందా లేదా రెండూ నాన్ జీరో విద్యార్థి దిగువన E టాంజెన్షియల్ అవును E టాంజెన్షియల్ కాబట్టి ఇది నా సమస్య అని గుర్తుంచుకోండి కాబట్టి బోర్డు నుండి z బయటకు వస్తోంది అది నా z అక్షం మరియు ఇక్కడ మారుతూ ఉంటుంది ప్లేన్ నుండి బయటకు వచ్చే కండక్టర్ యొక్క ఉపరితలంపై పూర్తిగా ఉంటుంది కాబట్టి విలువ 0 అవుతుంది ఎందుకంటే ఒక పరిపూర్ణమైన లోహం యొక్క ఉపరితలంపై ఫీల్డ్లు ఎల్లప్పుడూ ఉంటాయి విద్యార్థి ఇది లంబంగా ఉంటుంది అవును పూర్తి లంబంగా ఉంటుంది కాబట్టి ఫీల్డ్లు ఎల్లప్పుడూ లంబంగా ఉంటాయి కానీ కాబట్టి TM పోలరైజేషన్లో E అనేది అవుతుంది మరియు H xy ప్లేన్లో ఉంటుంది కాబట్టి TM పోలరైజేషన్లో z దిశలో విద్యుత్ క్షేత్రం యొక్క భాగం ఉండదు కాబట్టి PEC కోసం మనం 0కి సమానం అని చెప్పగలం మనం గురించి ఏదైనా చెప్పగలనా మనం దీని గురించి ఏమి చెప్పలేము అది సమస్యపై ఆధారపడి ఉంటుంది కాబట్టి PEC కోసం 0కి సమానం మీరు ఏదైనా ఇతర అవకాశం గురించి ఆలోచించగలరా మీరు ఫై అనేది సున్నా కాకుండా మాత్రమే సున్నా అయిన అవకాశం గురించి ఆలోచించగలరా అది ఎలాంటి పదార్థం అవుతుంది విద్యార్థి PMC PMC అది సరైన సమాధానం కాబట్టి మనం పరిపూర్ణమైన విద్యార్థి అయస్కాంత అయస్కాంత కండక్టర్ కలిగి ఉన్న సందర్భంలో 0 అవుతుంది 0కి సమానంగా ఉండదు పరిపూర్ణ అయస్కాంత కండక్టర్ అంటే ఏమిటి ఇది ఊహాజనిత వస్తువు మాక్స్వెల్ సమీకరణాలలో ఇంతకుముందు మనం చూసిన విధంగా విద్యుత్ ప్రవాహం ఉంటుంది కానీ అయస్కాంత కరెంట్ ఉండదు కానీ సమీకరణాల వ్యవస్థకు సమరూపతను ఇవ్వడానికి మనం అయస్కాంత ప్రవాహాన్ని జోడించాము కాబట్టి PEC గురించి మాట్లాడుకున్నాము కనుక అదే విధంగా సంపూర్ణత కోసమే నేను PMC గురించి కూడా మాట్లాడతాను నేను కొన్ని సమానత్వ సిద్ధాంతాలను ఉపయోగిస్తే అది ఉపయోగకరంగా ఉండవచ్చు అందుకే నేను దానిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే సమానత్వ సిద్ధాంతాలను ఉపయోగించడం ద్వారా నేను కల్పితాన్ని పరిచయం చేయగలను విద్యార్థి కరెంట్ మాగ్నెటిక్ కరెంట్ లేదా ఎలక్ట్రిక్ కరెంట్ ఉపయోగించగలను కాబట్టి నేను దానిని నోట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నా సమీకరణాల వ్యవస్థకు ఏమి జరుగుతుంది ఇంతకు ముందు నేను ఈ ఉపరితలాన్ని N విభాగాలుగా పెద్ద N విభాగాలుగా విభజించాను కాబట్టి ఈ సమీకరణంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఈ సమీకరణాల వ్యవస్థ పరిమాణం ఎంత ఇప్పుడు PEC విషయంలో ఏమి జరుగుతుంది ఇక్కడ నుండి ఎన్ని నిబంధనలు మనుగడ సాదిస్తాయి ఎన్ని మనుగడ సాగించలేవు విద్యార్థి విలువ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పదం మరియు ఇక్కడ ఈ పదం రెండింటికీ విలువ ఉందా విద్యార్థి 0 0 మరియు 0 కాబట్టి ఈ రెండు పదాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి కాబట్టి నా సమీకరణం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది నాకు వ్యవస్థను ఇస్తుంది కాబట్టి కొంత కోణంలో ఇది పరిష్కరించడానికి సులభమైన సమస్య ఇది మునుపటి సమీకరణాల వ్యవస్థ కంటే ఎందుకు సులభం అని మీరు నాకు మరొక కారణం చెప్పగలరా నేను ఏ పదం గురించి చింతించాల్సిన అవసరం లేదు విద్యార్థి గ్రాడ్ జి మరియు కి సంబంధించి ఒక నిర్దిష్ట సమస్య ఏమిటి విద్యార్థి సింగులారిటీ తో సింగులారిటీ మరింత ఇబ్బందిని కలిగిస్తుంది మరియు సమగ్రత కనుక్కోవడంలో ½ లేదా ½ అని చూడడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఒక పరిపూర్ణ విద్యుత్ కండక్టర్ కోసం ఆ సమస్య లేదు ఎందుకంటే గ్రాడ్ g పదం పోయింది కాబట్టి నాకు కేవలం g పదం మాత్రమే మిగిలింది మరియు g సమగ్రమైన సింగులారిటీ కలిగి ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రారంభిస్తారు నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు పరిపూర్ణ లోహ ప్రవర్తన అంటే పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ సమస్యను ఈ విధంగా పరిష్కరించాలి సరే కాబట్టి ఒక కోణంలో మనం మీకు తెలిసిన PECతో మొత్తం చర్చను ప్రారంభించి దానిని విద్యుద్వాహక వస్తువులకు నిర్మించడం చాలా సులభమైన విషయం కానీ మనం దానిని వేరే విధంగా చేసాము